రిఫ్లెక్టర్ యాంటెన్నాలపై ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం చివరి ఉపన్యాసంలో మేము వివిధ ఎఫిషియెన్సీల గురించి చర్చించుకున్నాము కాబట్టి మేము డైరెక్టివిటీని కనుగొన్నాము మరియు మేము చివరి ఉపన్యాసంలో రిఫ్లెక్టర్ సిస్టమ్ యొక్క డైరెక్టివిటీని వివిధ ఎఫిషియెన్సీస్ లలో వ్రాసాము మేము వ్రాసిన వాటిలో ఇతర ఎఫిషియెన్సీస్ ఉన్నాయి స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ కోసం వ్యక్తీకరణను కూడా మేము కనుగొన్నాము మీరు స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ ఎక్స్ప్రెషన్ను ఫీడ్ యొక్క డైరెక్టివిటీగా వ్రాసినట్లు మీరు గుర్తుంచుకుంటే మరియు ఎపర్చరు ఎఫిషియెన్సీ గురించి ఇది మూడు ఎఫిషియెన్సీస్ ల ప్రోడక్ట్ అని మేము చెప్పాము ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ పోలరైజ్డ్ ఎఫిషియెన్సీ మరియు యూనిఫామ్ ఫీల్డ్ ఎఫిషియెన్సీ కాబట్టి ఈ రెండింటినీ ఒకేలా భావించినప్పుడు మనం చేసిన ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ వ్యక్తీకరణ ఇది ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆ ఫీడ్ అనేది పవర్ రేడియేషన్ నమూనా కోసం రేడియేషన్ నమూనా అజిముతల్ యాంగిల్ φ పై ఆధారపడదు gθ φ అనేది φ నుండి స్వతంత్రంగా ఉందని మేము చెబితే ఈ సమీకరణం తక్షణమే సరళీకృతం అవుతుంది ఎందుకంటే ఈ సమైక్యత నుండి వచ్చే ఈ dφ మనం చేయగలము ఈ 2π లు న్యూమరేటర్ మరియు డీనామినేటర్ రెండింటిలోనూ తేలికగా బయటకు వస్తాయి కాబట్టి నేను వ్రాస్తాను gθ φ ఇది స్వతంత్రంగా ఉంటే అప్పుడు మీరు ఈ ఎపర్చరు ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ని మరింత సరళీకృతం చేయవచ్చు అది 8f2a2 గా ఉంటుంది f d నిష్పత్తిని కనుగొన్నప్పుడు మీరు ఇప్పటికే చూస్తే gθ φ అనేది gθ మాత్రమే అవుతుంది కాబట్టి ఈ వ్యక్తీకరణ fd నిష్పత్తికి సంబంధించినది నేను ఆ విలువను పెడితే అది 32 అవుతుంది అని వ్రాయగలము ఎందుకంటే ఇక్కడ నుండి f2a2 ని నేను ఈ మూడవ బ్రాకెట్లోకి f d2 వ్రాయగలను మరియు f d నిష్పత్తి ని మనం 2 పరంగా యాంగులర్ ఎపర్చరు 2cot2 ψ4 వ్రాయగలమని చూశాము కాబట్టి ఇక్కడ మీరు చూస్తే G అనేది వీటికి సమానం మనం గెయిన్ ని పెంచుకోవాలనుకుంటే ηA ηS ఎపర్చరు ఎఫిషియెన్సీని స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ ప్రోడక్ట్ ని పెంచాలి ఇప్పుడు ప్రాథమికంగా ఎపర్చరు ఎఫిషియెన్సీ వీటిలో ఈ ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఇంటూ మిగిలినవి ప్రస్తుతానికి వీటిని 1 కి ఉంచారు ఈ ఎఫిషియెన్సీ ఇప్పుడు వీటికి చూపబడింది ఇక్కడ నుండి మనం చూడవచ్చు మనం గరిష్ట ఆప్టిమైజేషన్ చేయగలిగితే ఎపర్చరు ఎఫిషియెన్సీ ని పెంచవచ్చు ఇప్పుడు మనం రెండు పనులు చేస్తే ఎపర్చరు ఎఫిషియెన్సీ ని పెంచుకోవచ్చని నేను వ్రాయగలను ఒకటి మేము చిన్న యాంగులర్ ఎపర్చరును ఉపయోగిస్తాము ఎందుకంటే మీరు ఆ cot ఫంక్షన్ Ψ ని చూస్తారు కాబట్టి చిన్న Ψ మీకు మరింత ఎపర్చరు ఎఫిషియెన్సీ ని ఇస్తుంది కాబట్టి ఒక విషయం చిన్న యాంగులర్ ఎపర్చరు మరియు ఇంతకుముందు మనం g ను తీసుకుంటే అప్పుడు ఫీడ్ పవర్ ప్యాటర్న్ sec4θ2 కు అనులోమానుపాతంలో ఉంటుంది మనం కూడా దానిని గరిష్టీకరించవచ్చు దీనికి సమస్య ఏమిటంటే మనం ఈ ఎంపిక తీసుకుంటే స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ పెరుగుతుంది ఎందుకంటే ఇది అంచులలో ఎక్కువ రేడియేషన్ ఉన్న నమూనా అవుతుంది విడిగా ఈ ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఒక విషయం కాదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని పెంచగల ఫంక్షన్ను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి sec ఫంక్షన్ తీసుకునే బదులు ఇప్పుడు మనం మంచి ఫంక్షన్ చేయగలమని వ్యక్తులు కనుగొన్నారు ఫీడ్ రేడియేషన్ సరళి gθ 2n1cosnθ లాంటిదని అనుకుందాం అంటే sec4θ కు బదులుగా మనం cosθ ను 0 ≤ θ ≤ π2 కి ఈ జోన్లో కొంత పవర్ ని తీసుకుంటాము లేకపోతే 0 గా తీసుకుంటాము ఇప్పుడు ఈ కారకం 2n1 ఒక ఫీడ్లో ఈ పవర్ ప్యాటర్న్ ఉంటే మొత్తం పవర్ ఎలా రేడియేట్ అవుతుందో మనం చూడవచ్చు కాబట్టి ఫీడ్ ద్వారా రేడియేట్ అయ్యే మొత్తం పవర్ ∬0 టు 2π 0 టు π2gθsinθdθ dΦ అవుతుంది ఇప్పుడు మీరు దీన్ని ఇప్పటికే చేస్తే అది dθ కాబట్టి ఈ π ఇంటిగ్రేషన్ బయటకు వస్తుంది మరియు ఈ వ్యక్తీకరణను అంచనా వేయడం సులభం కనుక మీరు దీనిని అంచనా వేస్తే అది 4π గా మారుతుందని మీరు కనుగొంటారు ఈ ఎంపిక కోసం మొత్తం రేడియేటెడ్ పవర్ ఇది కావడానికి కారణం అవుతుంది ఈ ఎంపికతో మనం ఇప్పుడు ఫీడ్ డైరెక్టివిటీ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు Df 4πమాక్సిమం ఆఫ్ gθటోటల్ పవర్ రేడియేటెడ్ కాబట్టి మాక్సిమం ఆఫ్ gθ cosnθ విలువ 1 గా ఉంటుంది కాబట్టి ఇది 2n1 అవుతుంది మరియు టోటల్ పవర్ ఇప్పుడు 4π అని లెక్కించాము కాబట్టి ఇది రద్దు అవుతుంది మరియు డైరెక్టివిటీ 2n1 గా మారుతుంది ఆ ఆలోచన ప్రకారం ఇంతకు ముందు పొందిన స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ వ్యక్తీకరణను మీరు చూసినట్లయితే అందులో లో స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ Df పరంగా ఉందని చెప్పవచ్చు ఇది ఇప్పుడు మీకు గుర్తుంటే మేము Df యొక్క ఈ విలువను అక్కడ ఉంచవచ్చు కాబట్టి ఈ విలువ స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ అవుతుంది ఇప్పుడు మీరు నమూనాను తెలుసుకోగలరు దీని అర్థం మీకు తెలిసిన ఈ gθ వ్యక్తీకరణ లో దీన్ని ఉంచవచ్చు ఇది 2n 1∬0 టు 2π 0 టు ψ2 2n 1 cosnθ4π2n1sinθ dθ dφ దీన్ని సులభంగా విలీనం చేయవచ్చు మరియు ఇది1 cosψ2n1 గా మారుతుంది ఇది స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ అవుతుంది ఇప్పుడు gθ φ యొక్క ఈ ఎంపికతో ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఏమిటి

ఇప్పుడు ఇది మీరు సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాని డీనామినేటర్ లో వాస్తవానికి మనం ఏదో చేస్తాము కాబట్టి న్యూమరేటర్ ని చూద్దాం అది 4f2a2 2n1 4π2∫ 0 టు ψ2 cosn2θ tanθ2 dθ2 2n12π∫0 టు ψ2cosnθsinθ dθ అని వ్రాస్తాము ∫0 టు ψ2cosnθsinθ dθ ఇది ఏమిటి ఇప్పుడు ఇక్కడ మేము స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ యొక్క వ్యక్తీకరణను ఉంచుతాము దీనికి బదులుగా మనం ηsn1 గా వ్రాస్తాము ఇప్పుడు అది మీకు ηs ηi ప్రోడక్ట్ ని ఇస్తుంది ఇది గరిష్టీకరణకు సులభం అవుతుంది ఇక్కడ నుండి నేను ηi ηs 8f2a2 n1∫ 0 టు ψ2 cosn2θ tanθ2 dθ2 అని వ్రాయవచ్చు కాబట్టి దీన్ని గరిష్టీకరించాలి దీన్ని మరింతగా చేస్తే ఈ ఇంటిగ్రల్ బేసి n కి 0 అవుతుంది మరియు సరి m కి ఇది 0 కాదు కాబట్టి దీనిని cot2ψ4 అని వ్రాయవచ్చు దాని విలువను ప్రజలు అంచనా వేశారు కాబట్టి సరి n కి మాత్రమే ఇది సున్నా కాదు ఆ విలువలు cot2ψ4 24 sin2ψ4 ln cosψ42 అనేది n 2 కు సమానం అయినప్పుడుcot2ψ440 sin4ψ4 ln cosψ42 అనేది n 4 అయినప్పుడుcot2ψ414 12sin2ψ2⅓ 1 cosψ23 2ln cosψ42 n6 అయినప్పుడు మరియు cot2ψ4 1812sin2ψ2⅓1 cosψ23 2ln cosψ4 ¼1 cos4ψ22 అనేది n 8 కు అయినప్పుడు వస్తుంది కాబట్టి ఈ వక్రతలు అందుబాటులో ఉన్నాయి మీరు సులభంగా ఈ వక్రతలను φ యొక్క ఫంక్షన్ గా ఉంచవచ్చు కాబట్టి మీరు రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఇది యాంగులర్ ఎపర్చరు యొక్క ఫంక్షన్ గా ఇది చూపిస్తుంది ప్రతి వక్రరేఖకు గరిష్ట విలువ ఉందని మీరు చూస్తారు కాబట్టి n అనేది 2 కి సమానం అయినప్పుడు మీరు 130 డిగ్రీల ఎపర్చరు వద్ద గరిష్ట విలువను పొందుతారు కాబట్టి మేము యాంగులర్ ఎపర్చర్ను 130 డిగ్రీలుగా తీసుకుంటే మనకు n 2 దగ్గర గరిష్ట ఎఫిషియెన్సీ లభిస్తుంది అదేవిధంగా n 4 అయినప్పుడు ఈ విలువ 110 డిగ్రీ దగ్గర గరిష్ట ఎఫిషియెన్సీ లభిస్తుంది n 6 అయితే 90 డిగ్రీ వద్ద మరియు n 8 అయితే 80 డిగ్రీ వద్ద గరిష్ట ఎఫిషియెన్సీ లభిస్తుంది స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీని మనం విడిగా చూస్తే స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ దాదాపు 100 శాతానికి వెళుతుందని చూపిస్తుంది మనం ఎక్కువ n విలువను ఇచ్చినప్పుడు అది స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే n అంటే ఏమిటి ఫిజికల్ గా మీరు ఈ వ్యక్తీకరణను చూస్తే n అంటే ఏమిటి n ఇక్కడ నుండి ఎక్కువ డైరెక్టెడ్ ఫీడ్ వస్తుంది మీకు cos ఫంక్షన్ ఉందని అనుకుందాం సాధారణంగా దీనిని మీరు స్క్వేర్ చేస్తే అది మరింత పీక్peaky గా ఉంటుంది అది దాని విలువ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం మీరు వీటిని కలిగి ఉంటే మరింత పీక్ విషయం ఇలాంటిదే అవుతుంది ఇది మరొక కారకాన్ని చేస్తుంది దీని అర్థం నేను దీన్ని మరింత డైరెక్ట్ చేస్తే స్పష్టంగా అక్కడ స్పిల్ఓవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గ్రాఫ్ ద్వారా చూపించబడినది మీరు 8 వరకు తీసుకుంటే అది చిన్న యాంగులర్ ఎపర్చరు చాలా హై గా ఉంటుంది కాబట్టి ప్రధాన విషయం అక్కడ నుండి మీరు సులభంగా తెలుసుకోగల జాయింట్ ఉంది కాబట్టి ఈ రెండు ఫిగర్ ల నుండి డిజైనర్ యాంగులర్ ఎపర్చర్ను ఎంచుకుంటాడు కాబట్టి నిర్ణయానికి వస్తాడు ఇప్పుడు ఇవన్నీ ఉత్పన్నమయ్యేటప్పుడు ఎపర్చరులో యూనిఫాం ఫీల్డ్ ఇల్యూమినేషన్ అవుతుంది అని మేము ఊహించాము అయితే cosnθ రకం ఉత్తేజితంతో అక్కడ టేపర్ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ లో ఆమ్ప్లిట్యూడ్ టేపర్ ఏమిటి మేము ఈ సంఖ్య నుండి కొంత ఆప్టిమమ్ ψ విలువను ఎంచుకుంటున్నాము దానిని ψopt అని పిలుద్దాం కాబట్టి gψopt 2 2n1 cosn ψopt2 ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఫీడ్ నమూనా పరంగా ఎపర్చరు పవర్ డెన్సిటీ P పవర్ డెన్సిటీ ను మేము ఇప్పటికే కనుగొన్నాము కాబట్టి ఆ వ్యక్తీకరణ నుండి మనం వ్రాయగలము ఇప్పుడు నేను ఈ ఫీడ్ పవర్ నమూనా యొక్క విలువను పెడుతున్నాను కాబట్టి నేను వీటిని తెలుసుకున్న తర్వాత ఎపర్చరు ఫీల్డ్ అంచు వద్ద ఏమి ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది దయచేసి ఇది ఆమ్ప్లిట్యూడ్ నమూనా అని గుర్తుంచుకోండి ఫీల్డ్ ఆమ్ప్లిట్యూడ్ ఇది పవర్ నమూనా కాదు దాని నుండి నేను అంచు వద్ద ఫీల్డ్ ఆమ్ప్లిట్యూడ్ వ్రాస్తున్నాను ఇది పవర్ నమూనా కాబట్టి అంచు వద్ద ఫీల్డ్ ఆమ్ప్లిట్యూడ్ అంటే నా యాంగిల్ ఆప్టిమమ్ అవుతుంది ఇది √P అనేది ఎపర్చరు ఫీల్డ్ ఆమ్ప్లిట్యూడ్ కి అనులోమానుపాతంలో ఉంటుంది ఈ cos కోణం 0 అయినప్పుడు సెంటర్ వద్ద ఇది √2n1f2 అవుతుంది కాబట్టి యాంప్లిట్యూడ్ టేపర్ ఏమిటో మనం వ్రాయగలము Aedge Acentre cosn2ψopt21cosψopt2 గా ఉంటుంది కాబట్టి n 2 అయినప్పుడు మనం చూసిన గ్రాఫ్ నుండి ψopt130 డిగ్రీ వద్ద ఉంటుంది దీనిని ఎపర్చరు టేపర్ అని పిలుస్తాము మీరు లెక్కించినట్లయితే అది మైనస్ 10 44 డిబి అవుతుంది ఈ డిబిని లెక్కించడానికి ఈ ఎపర్చరు టేపర్ మేము 20 లాగ్ తీసుకున్నామని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఫీల్డ్ n 4 కాబట్టి ఆప్టిమమ్ యాంగులర్ ఎపర్చరు ఆ గ్రాఫ్ నుండి 110 డిగ్రీ ఉంటుంది కాబట్టి టేపర్ అనేది మైనస్ 11 74 dB ఎందుకంటే n 6 కాబట్టి గ్రాఫ్ నుండి ఇది దాదాపు 90 డిగ్రీలు యాంప్లిట్యూడ్ టేపర్ ఇది మైనస్ 16 ఫీడ్ రేడియేషన్ నమూనాలో మీరు సంబంధిత టేపర్ను కనుగొనవచ్చు ఫీడ్ పవర్ టేపర్ ఎందుకంటే ఫీడ్ యొక్క డిజైనర్ ఈ ఫీడ్ పవర్ టేపర్ gψopt 2 g ఇవ్వబడుతుంది ఈ విలువ 130 డిగ్రీ వద్ద ఇది 10 log d ఇది n 2 అయితే gtaper 7 48 dBఅవుతుందిn 4 కి అయితే gtaper 9 66 dBఅవుతుందిn 6 అయితే gtaper 9 03 dBఅవుతుంది మీరు ఉంచవచ్చు మరియు దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి అది 10 లాగ్ d అవుతుంది ఎందుకంటే ఇది శక్తి నమూనా కాబట్టి ఇవి మైనస్ 7 48 dB అవుతుంది n అనేది 4 కి సమానం gtaper మైనస్ 9 66 dB అవుతుంది n అనేది 6 కి సమానం gtaper మైనస్ 9 03 dB అవుతుంది కాబట్టి అది మీకు విషయం చూపిస్తుంది కాబట్టి మేము ఈ వ్యక్తుల నుండి వివిధ గ్రాఫ్లు కనుగొనబడినవి ఇది నేను చెప్పిన ఎపర్చరు ఫీల్డ్ వాస్తవ విలువల పరంగా మీరు dB లో ఇస్తే అప్పుడు తేడా ఉంటుంది మరియు ఇది gtaper ఇది వివిధ రకాల n ఎంపికల ఎపర్చరు ఫీల్డ్ టేపర్ అప్పుడు ఇది సర్కులర్ గా ఉంటుంది ఎపర్చరు ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ అంటే ηx ఎపర్చరు ఫీల్డ్ మరియు మాక్సిమం సైడ్ లోబ్ స్థాయి కోసం మీరు ηi ఎంత పొందుతారు మేము ఈ ఎపర్చరు టేపర్ను మరింత ఎక్కువగా తీసుకుంటే వాస్తవానికి ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ మరియు సైడ్ లోబ్ స్థాయి పడిపోతాయి అని మీరు చూస్తారు మేము ఎపర్చరు టేపర్ను పెంచుకుంటే సైడ్ లోబ్ స్థాయి వాస్తవానికి తగ్గుతుంది ఎందుకంటే ఇది మైనస్ 40 అది మంచిది అంటే మీరు ఎక్కువ టేపర్ ఇస్తే సైడ్ లోబ్ పడిపోతుంది ఇది మేము ఇంతకు ముందు గుణాత్మకంగా చెప్పాము కాబట్టి ఎపర్చరు ఫీల్డ్ టేపర్ యొక్క యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ తో పోలిస్తే సాధారణంగా సైడ్ లోబ్లో 25 dB తగ్గింపును ఇస్తుంది కాబట్టి కమ్యూనికేషన్లో నేను ఇప్పటికే పాయింట్ అవుట్ చేశాను ఈ సైడ్ లోబ్ తగ్గింపు మరింత ముఖ్యమైనది కాబట్టి మీరు పొందుతున్న ఎఫిషియెన్సీ ఏమిటో పరిగణించాలి దాని ఆధారంగా మీరు ఎపర్చరు ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీని సవరించాలి అంటే మేము ఎక్కడ నుండి ప్రారంభించాము అప్పుడు అక్కడ ఉంటుంది మన దగ్గర ఉన్నదాని గురించి మనం ఆలోచించగలము ఈ విషయం కూడా చర్చించనివ్వండి వాస్తవానికి నాకు పెద్ద సర్ఫేస్ ఉంది మరియు అక్కడ మనం ఇలాంటి పోలరైజేషన్ కలిగి ఉన్నామని అనుకుంటాము అయితే ఇది కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఎపర్చరు సర్ఫేస్ కాబట్టి ఈ క్రాస్ పోలరైజ్డ్ ఫీల్డ్ నీ నిరోధించడంలో అర్థం లేదు కానీ కొన్ని క్రాస్ పోలరైజ్డ్ ఫీల్డ్ వస్తాయి ఎందుకంటే హార్న్ కూడా ఆ క్రాస్ పోలరైజ్డ్ ను ఇస్తుంది అప్పుడు అవి చెల్లాచెదరు అవుతాయి అప్పుడు ఫీడ్లో వివిధ రిఫ్లెక్షన్స్ ఏర్పడుతాయి ఇవన్నీఈ క్రాస్ పోలరైజ్డ్ నుండి వస్తాయి అది కూడా మనం అక్కడికి వెళ్ళడం లేదని అంచనా వేయవచ్చు మనకు 10 మీటర్ల వ్యాసం కలిగిన రిఫ్లెక్టర్ ఉందని అనుకుందాం ఒక సమస్య చేద్దాం 10 మీటర్ల వ్యాసం కలిగిన రిఫ్లెక్టర్ fd0 5 ఎందుకంటే సాధారణంగా ఈ రిఫ్లెక్టర్లు ఇలా పేర్కొనబడతాయి మరియు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 3 GHz ఫీడ్ ఒక నమూనాను కలిగి ఉంది ఇది ఫీడ్ నమూనా సిమెట్రీకల్ మరియు gθ 6cos2θ దీని అర్థం ప్రజలు కనుగొన్న ఆప్టిమమ్ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ ని ఇది నిజంగా సంతృప్తిపరిచింది కాబట్టి ఇక్కడ n అనేది 2 కి సమానం కాబట్టి 2n 1 6 మరియు ఇది cos2θ మొదట మొత్తం ఎఫిషియెన్సీ ఏమిటో తెలుసుకుందాం అంటే ఇతర ఎఫిషియెన్సీస్ లను చూద్దాం ప్రాథమికంగా మనం ηi ηs ను కనుగొనవలసి ఉంటుంది మొదటి విషయం మనకు f d నిష్పత్తి తెలుసు f d నిష్పత్తి ఇవ్వబడుతుంది అది మనకు యాంగులర్ ఎపర్చర్ను ఇస్తుంది ఎందుకంటే f d మనకు తెలుసు fd14cotψ4 తప్ప మరొకటి కాదు మరియు ఇది 0 5 గా పేర్కొనబడింది కాబట్టి అక్కడ నుండి ψ విలువ 106 26 డిగ్రీ అని తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ηi ηs ను కనుగొనవచ్చు

ఈ వ్యక్తీకరణ నేను ఇంతకు ముందే ఇచ్చాను మీరు లెక్కించినట్లయితే ఈ విలువ 0 75 గా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి స్పష్టంగా ఇది ఆప్టిమమ్ విలువ కాదు ఎందుకంటే fd నిష్పత్తి ఇవ్వబడుతుంది కాబట్టి మేము దానిని ఎన్నుకోలేకపోయాము మనకు ఈ విషయం ఉంటే ηi ηs ను గరిష్టీకరించడానికి గ్రాఫ్ నుండి ఎన్నుకోగలిగాము n అనేది 2 కి సమానం ఆ విలువ 130 డిగ్రీల దగ్గర ఉండేది కానీ ఇక్కడ ఇది వాస్తవానికి 106 డిగ్రీలు అందుకే ఇది 0 75 గా వస్తోంది ఇప్పుడు నేను a ఇచ్చినప్పటి నుండి రిఫ్లెక్టర్ యొక్క వ్యాసం ఇంకేమి ఇవ్వబడుతుంది వ్యాసం ఏమిటో నాకు వెంటనే తెలుసు మరియు ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వబడుతుంది డైరెక్టివిటీ ఎంత ఉంటుంది డైరెక్టివిటీని సులభంగా లెక్కించవచ్చు ఎపర్చరు డైరెక్టివిటీ దయచేసి ఇది ఎపర్చరు డైరెక్టివిటీ అని గుర్తుంచుకోండి ఇక్కడ ఇది వాస్తవానికి పారాబొలాయిడ్ డిష్ అని మీరు చూడవచ్చు ఇది హార్న్ ఫీడ్ మీరు ఇక్కడ హార్న్ ఫీడ్ ని చూడవచ్చు ఇది హార్న్ ఇది రెక్టాoగ్యులర్ హార్న్ కు బదులుగా సర్క్యులర్ హార్న్ ఇది ఫోకస్ వద్ద ఉంది మరియు ఎపర్చరు అంటే ఈ సర్క్యులర్ జోన్ ఇది ఇక్కడ సర్కిల్ అని మేము చూస్తాము హైపోథెటికల్ సర్కిల్ ఎపర్చరు వ్యాసం చెప్పబడింది fd నిష్పత్తి అంటే ఈ వ్యాసం బై ఈ ఫోకల్ కాబట్టి ఎపర్చరు డైరెక్టివిటీ 4π λo2πa2 గా ఉంటుంది ఫ్రీక్వెన్సీ 3 GHz అంటే మీకు 10 సెం మీ మరియు a10 మీటర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ విలువలను ఉంచినట్లయితే అది 49 94 dB గా వస్తుంది అప్పుడు గెయిన్ ఎంత ఈ రిఫ్లెక్టర్ వ్యవస్థ యొక్క గెయిన్ ఇక్కడ మేము ఇతర ఎఫిషియెన్సీస్ 1 అని అనుకుంటాము ηi ηs ని మేము లెక్కించాము గెయిన్ ηD 0 75x98696 అది 48 69 dB అవుతుంది ఇప్పుడు స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ ఏమిటి ఎపర్చరు మనకు తెలుసు కాబట్టి మనం స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ ని కనుగొనవచ్చు ηs 1 cosψ2n1 0 అంటే అది 78 4 శాతం అవుతుంది ఆపై ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఏమిటి ηi ηi ηs ηs విలువకు సమానమని నాకు తెలుసుఅది 0 784 95 66 శాతం ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఇప్పుడు మేము చెప్పని ఇతర ఎఫిషియెన్సీస్ కూడా ఉంటాయి వాటిలో ఒకటి సర్ఫేస్ రఫ్నెస్ వాస్తవానికి మీరు సర్ఫేస్ ను చూస్తే కిరణాలు వస్తున్నాయి సర్ఫేస్ రఫ్ గా ఉంటే కొంత ఎర్రర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కిరణాలు క్రమం తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతాయని మేము ఊహిస్తున్నాము కాని సర్ఫేస్ అసంపూర్ణత కారణంగా a ఉంటుంది సర్ఫేస్ ఎర్రర్ పరంగా ఇది పేర్కొనబడింది ఫ్యాబ్రికేషన్ కోసం ఏదైనా డిష్ యాంటెన్నా వాస్తవానికి ఫ్యాబ్రికేషన్ లో చాలా క్లిష్టమైన విషయం సర్ఫేస్ రఫ్నెస్ వాస్తవానికి రాండం ఎర్రర్ దగ్గర ఎంత సర్ఫేస్ ఎర్రర్ ఉందో పేర్కొనబడింది ఆ వ్యక్తులు రాండం గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ కి కొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది అని వారు కనుగొన్నారు మరియు దాని నుండి సర్ఫేస్ రఫ్నెస్ కనుగొనటానికి సూత్రాలు ఉన్నాయి ఆ ఎఫిషియెన్సీని ηr అంటారు ఈ సమస్యను మేము తరువాత చర్చిస్తాము వాస్తవానికి కిరణాలు ఇక్కడ చూస్తున్నామని చర్చించాము ఫీడ్ ఇక్కడకు వస్తోంది కాని ఫీడ్ ను నిర్వహించడానికి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఈ మొత్తం అమరిక ఫీడ్ను నిర్వహించడం అని మీరు చూస్తున్నారు కాబట్టి ఇది ఫీడ్ మరియు దాని సహాయక విషయం ఇది ఇక్కడ నుండి కేబుల్స్ ఉంటాయి ఇవి RF కేబుల్స్ వేవ్గైడ్ కావచ్చు ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత సమస్య ఉంది ఈ ఫీడ్ దానిని బ్లాక్ చేస్తుంది కాబట్టి పవర్ యొక్క కొంత భాగం ఇక్కడకి వెళ్ళడం లేదు మరొక విషయం కూడా పారాబొలాయిడ్ రిఫ్లెక్టర్ ఒక ఉపగ్రహానికి అనుకున్న పైభాగంలో చూస్తుందని అనుకుందాం కాని ఫీడ్ గ్రౌండ్ వైపు చూస్తోంది ఫీడ్ ఈ పారాబోలోయిడల్ సర్ఫేస్ క్రింద ఉంది ఇది ఇక్కడ నుండి సంకేతాలను స్వీకరిస్తోంది కాబట్టి అది చాలా గ్రౌండ్ రిఫ్లెక్టెడ్ నాయిస్ ని అందుకుంటుంది కాబట్టి మేము సెన్సిటివిటీ ని తగ్గిస్తాము కానీ దీనికి ముందు ఈ ఎఫిషియెన్సీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఫీడ్ దీనిని అడ్డుకుంటుంది దీనిని బ్లాకింగ్ ఎఫిషియెన్సీ అని పిలుస్తారు కాబట్టి స్పిల్ఓవర్ పవర్ అంతా సంగ్రహించబడలేదని ఒకటి ఇప్పుడు ఏదైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో వాటిని ఫీడ్ మరియు దాని ఉపకరణాలు అడ్డుకుంటున్నాయి ఇక్కడ ηb అని పిలువబడే మరొక విషయం ఉంది ఇది బ్లాకేజ్ ఎఫిషియెన్సీ చివరకు ఎపర్చరు ఎపర్చరు ఎఫిషియెన్సీలో ఉన్న ఎఫిషియెన్సీస్ ఏమిటో నేను వ్రాస్తాను కాబట్టి అది ఒకటి స్పిల్ఓవర్ ఎఫిషియెన్సీ ఒకటి ఇల్యూమినేషన్ ఎఫిషియెన్సీ ఒకటి పోలరైజ్డ్ ఎఫిషియెన్సీ ఒకటి యూనిఫామ్ ఫీల్డ్ ఎఫిషియెన్సీ అప్పుడు ఈ సర్ఫేస్ రఫ్నెస్ ఇది సర్ఫేస్ ఎర్రర్ సర్ఫేస్ ని నేను రఫ్నెస్ ఎర్రర్ ఎఫిషియెన్సీ మరియు తరువాత బ్లాకింగ్ ఎఫిషియెన్సీ అని చెబుతాను కాబట్టి ఇవన్నీ ఎపర్చరు ఎఫిషియెన్సీ ని ప్రభావితం చేస్తాయి చివరకు గెయిన్ηaperture efficiencyD దీనితో నేను ముగిస్తున్నాను తరువాత ఈ బ్లాకేజ్ విషయాన్ని పరిష్కరించగల కొన్ని పద్ధతులు మనం చూస్తాము ధన్యవాదాలు